మేము విశ్లేషణ దశను పూర్తి చేసాము ప్రతి CO లకు నమూనా మదింపు అంశాలను సృష్టించడం వర్గీకరణ పట్టికలో కోర్సు ఫలితాలను గుర్తించడం మరియు అవసరమైన చోట ప్రతి CO ని సామర్థ్యాలుగా వివరించడం యొక్క అవసరాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో మేము ADDIE మోడల్ రూపకల్పన ప్రక్రియతో ప్రారంభిస్తాము మేము ఉప ప్రక్రియలను పరిశీలిస్తాము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కోసం కోర్సు డిజైన్ పరంగా డిజైన్ దశ యొక్క focus ఏమిటి ఈ యూనిట్ యొక్క ఫలితాల ఏమనగా అస్సెస్సెమెంట్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి డిజైన్ దశ యొక్క ఉప ప్రక్రియలను గుర్తించండి రూపకల్పన దశ ప్రధానంగా దీనికి సంబంధించినది అభ్యాస లక్ష్యాలను సాధించడానికి అభ్యాసకులు ఏమి చేయగలరో గుర్తించడం అసెస్మెంట్ అనేది ఒక వివరణ అసెస్మెంట్ విద్యార్థుల అభ్యాసాన్ని నడిపిస్తుందని చూడటం చాలా ముఖ్యం అసెస్మెంట్ నిజంగా అంత ముఖ్యమైనది కాదని చాలా మందికి ఒక భావన ఉంది కాని అసెస్మెంట్ యొక్క నాణ్యత అభ్యాస నాణ్యతను నడిపిస్తుందనేది తెలిసిన వాస్తవం అసెస్మెంట్ అనేది విద్యార్థులకు ముఖ్యమైన విషయం కాబట్టి ఇది ఉద్రిక్తతకు మూలం కానీ బోధకుడు విద్యార్థులలో నాణ్యమైన అభ్యాసాన్ని నడిపించే ఏకైక సాధనం మా అసెస్మెంట్ టూల్స్ మేము ముఖ్యమైనవిగా భావించేవి అని విద్యార్థులకు తెలియజేస్తాయి ఉపాధ్యాయులు విద్యార్థులను వారి అసెస్మెంట్ ద్వారా నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేస్తారు కాబట్టి అసెస్మెంట్ అధిక నాణ్యతతో ఉండటం చాలా అవసరం మరియు ఇది విద్యార్థులను లోతుగా నేర్చుకోవడంలో సహాయపడాలి మరియు ఇది విద్యార్థులను లోతుగా నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేయాలి అసెస్మెంట్ మరియు నైపుణ్యాల అభివృద్ధి అసెస్మెంట్ ద్వారా ఇవన్నీ కలిసి ఉంటాయి మంచి నాణ్యమైన అభ్యాసాన్ని నిర్ధారించడానికి మంచి నాణ్యత గల అసెస్మెంట్ అవసరం పరీక్షా అంశం లేదా అంశాలు మరియు ప్రశ్నలకు సంబంధం ఏమిటి ప్రశ్నలు మరియు అదనపు సంబంధిత సమాచారాన్ని సాధారణంగా పరీక్షా అంశం లేదా అంశం అంటారు ప్రశ్నలతో మేము ఏ అదనపు సమాచారం లేదా ట్యాగ్లను అందించగలం సగటు విద్యార్థి పరిష్కరించడానికి సమయం పడుతుంది సాంకేతికంగా పిలువబడే మొత్తం ప్రశ్నపత్రం లేదా అసెస్మెంట్ పరికరం ప్రశ్నలు లేదా అంశాలను కలిగి ఉందని నిర్ధారించడానికి ఇది చాలా అవసరం దీని మొత్తం సమయం సహేతుకమైనది సగటు విద్యార్థి అవసరమైన ప్రశ్నలకు హాయిగా సమాధానం ఇవ్వగలగాలి సగటు విద్యార్థి పరిష్కరించడానికి తీసుకోవలసిన సమయాన్ని అంచనా వేయడం అవసరం ఇది ఖచ్చితంగా బోధకుడి అసెస్మెంట్ కానీ అసెస్మెంట్ పరికరాన్ని సరిగ్గా ప్లాన్ చేయడంలో ఇది సహాయపడుతుంది పేపర్ సెట్టర్ నుండి భిన్నంగా ఉంటే మనకు మరియు ఎవాల్యూయేటర్కు మార్గదర్శకంగా ఒక నమూనా జవాబును కూడా మేము అందించగలము కొన్ని సూచనలు ఇవ్వవచ్చు మేము ట్యాగ్లను కూడా చేర్చవచ్చు కోర్సు ఫలిత కోడ్ సామర్థ్య కోడ్ అభిజ్ఞా స్థాయి జ్ఞాన వర్గం కష్టం స్థాయి మొదలైనవి మేము ఒక ఐటెమ్ బ్యాంక్ను సృష్టించినప్పుడు తరువాతి యూనిట్లో మనం చూడబోతున్నట్లుగా ఈ ట్యాగ్లతో నిర్దిష్ట సందర్భానికి సంబంధించిన అసెస్మెంట్ ఐటెమ్లను గీయడం ద్వారా అసెస్మెంట్ పరికరాన్ని సెట్ చేయడం చాలా సులభం అవుతుంది ఏ విధమైన అసెస్మెంట్ అంశాలు సాధ్యము అనేక రకాల అసెస్మెంట్ అంశాలు సాధ్యమే జవాబు ఇవ్వవలసిన ప్రశ్నలు క్విజ్లు మన వద్ద ఉండవచ్చు క్విజ్లో గుర్తుంచుకోవలసిన అంశాలను మాత్రమే కలిగి ఉండనవసరం లేదని గమనించడం కూడా ముఖ్యం అర్థం చేసుకునే స్థాయిలో ఉన్న అంశాలను కలిగి ఉన్న క్విజ్ కలిగి ఉండటం సాధ్యమే బహుశా తక్కువ ఇబ్బందులతో స్థాయిని వర్తింపజేయండి ఉన్నత స్థాయిలు కష్టంగా ఉండవచ్చు కానీ వివిధ అభిజ్ఞా స్థాయిల అంశాలను కలిగి ఉన్న క్విజ్ కలిగి ఉండటం సాధ్యమే మాకు అసైన్మెంట్ సమస్యలు ఉండవచ్చు తరచుగా అసైన్మెంట్ సమస్యలు అధిక అభిజ్ఞా స్థాయిలపై దృష్టి పెట్టాలి ఇది టేక్ హోమ్ అసైన్మెంట్ కాబట్టి అప్పగింతను పూర్తి చేయడానికి విద్యార్థులకు సహేతుకమైన సమయం లభిస్తుంది తరగతి పరీక్ష వంటి స్థిర సమయ అంచనా సాధనాలలో మనం ఏమి కవర్ చేయలేము మేము వాటిని ఒక నియామకంలో కవర్ చేయవచ్చు ఇప్పటికీ బోధకుడికి స్వేచ్ఛ ఉంది అందువల్ల అతను లేదా ఆమె గుర్తుంచుకునే స్థాయిలో అర్థం చేసుకునే స్థాయిలో నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలను కోరుకుంటే అసైన్మెంట్లో కూడా చేర్చవచ్చు అయినప్పటికీ ఒక అసైన్మెంట్లో అధిక అభిజ్ఞా స్థాయిలను కలిగి ఉండటం చాలా సాధారణం ప్రయోగశాల ప్రయోగాలు నిర్వహించాలి చేయవలసిన ప్రాజెక్టులు ప్రాజెక్టులు కూడా మరి చిన్నవి చిన్నవి సమూహ ప్రాజెక్టులు కావచ్చు లేదా ఇది పెద్ద ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ కావచ్చు ఫీల్డ్ వర్క్ సాధ్యమే రాయవలసిన నివేదికలు చేయవలసిన ప్రెజెంటేషన్లు ఇవన్నీ అసెస్మెంట్ ఐటమ్స్ కిందకు వస్తాయి తగిన అసెస్మెంట్ ఐటెమ్ల ఎంపిక బోధకుడి హక్కు అసెస్మెంట్ పరికరం అనేది తప్పనిసరిగా అసెస్మెంట్ ఐటమ్ల సేకరణ బోధకుడు కొన్ని అసెస్మెంట్ ఐటెమ్లను ఎన్నుకుంటాడు వాటిని కలిపి అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ను ఏర్పరుస్తాడు సాధారణంగా ఇది వ్రాతపూర్వక పనితీరు అయితే ప్రశ్నపత్రం కానీ ఇతర అసెస్మెంట్ ఐటెమ్లతో కూడా అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కలిగి ఉండటం సాధ్యమే వ్రాతపూర్వక ప్రతిస్పందనలు అవసరమయ్యే క్విజ్లు మరియు ప్రశ్నలతో నేను ప్రశ్నపత్రాన్ని సృష్టించగలను కాబట్టి విభిన్న శ్రేణి అసెస్మెంట్ సాధనాలను కలిగి ఉండటం సాధ్యమే అతను లేదా ఆమె ఉపయోగించాల్సిన అసెస్మెంట్ సాధనాలు ఏవి అనే దానిపై బోధకుడు నిర్ణయించుకోవాలి అసెస్మెంట్ పరికరాల స్వభావానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ నుండి లేదా విశ్వవిద్యాలయం నుండి మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఆ మార్గదర్శకాలలో బోధకుడికి అసెస్మెంట్ సాధనాలను ఎన్నుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వారికి ఒక ఉద్దేశ్యం మరియు సందర్భం అసెస్మెంట్ పరికరం యొక్క నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది అవి వివిధ రకాల వస్తువులను కలిగి ఉంటాయి క్విజ్లు మధ్యంతర పరీక్షలు తుది పరీక్షలు సమూహ ప్రాజెక్టులు దీనికి ఉదాహరణలు పేర్కొన్నట్లుగా ఇన్స్టిట్యూట్ లేదా విశ్వవిద్యాలయం అందించిన మార్గదర్శకాలు ముఖ్యంగా మధ్యంతర పరీక్ష మరియు చివరి పరీక్షలు వంటి అంశాలకు సంబంధించి ఉన్నాయి కానీ ఈ మార్గదర్శకాలలో బోధకుడికి అంశాలను ఎన్నుకోవటానికి కొంత స్వేచ్ఛ లభిస్తుంది అవి అసెస్మెంట్ సాధనంగా ఉంటాయి అసెస్మెంట్ రకాలు విస్తృతంగా formative అసెస్మెంట్ లేదా విద్యాపరమైన నేర్చుకోడానికి అసెస్మెంట్ లేదా విద్యాపరమైన అసెస్మెంట్ ఉంది దీనిని కొన్ని సందర్భాల్లోdiagnostic అంచనా అని కూడా పిలుస్తారు మరియు అభ్యాస అంచనా జరిగే చోట సంక్షిప్త అంచనా జరుగుతుంది సంక్షిప్త అంచనా యొక్క ఉద్దేశ్యం చివరకు విద్యార్థికి మార్క్ లేదా గ్రేడ్ ఇవ్వడం కాబట్టి ఇది సారాంశం మరియు ఇది నిర్దిష్ట అంచనాతో సంబంధం ఉన్న తుది గ్రేడ్ లేదా మార్కులను కలిగి ఉంటుంది నిర్మాణాత్మక అంచనాలో బోధకుడు ఉద్దేశించిన విధంగా నేర్చుకోవడం జరుగుతుందా లేదా నేర్చుకోవడంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా లేదా నేర్చుకోవడంలో ఏవైనా స్టిక్కీ పాయింట్లు ఉన్నాయా లేదా అనేదానిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇది ఒక రకమైన అవసరమైన మధ్య కోర్సు దిద్దుబాటు ఒక రకమైన a బోధనా వ్యూహాల మార్పు బోధకుడు వాస్తవానికి అంచనాను సాధనంగా ఉపయోగిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాడు అందుకే ఇది అభ్యాసానికి అంచనా లేదా విద్యాపరమైన అంచనా ఈ ఫలితాలు సాధారణంగా నిర్మాణాత్మక అంచనా ఫలితాల ద్వారా నిర్దేశిస్తే బోధనా పద్ధతులు లేదా వ్యూహాలలో మార్పును ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తారు ఒక నిర్దిష్ట పరికరం నిర్మాణాత్మక పరికరంగా మరియు సంక్షిప్త పరికరంగా ఉపయోగించబడే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక తరగతి పరీక్షను సంక్షిప్త సాధనంగా ఉపయోగించవచ్చు ప్రస్తుత సందర్భంలో సాధారణంగా ఏమి జరుగుతుంది నాణ్యమైన అభ్యాసానికి ఏవైనా అవరోధాలు ఉంటె విద్యార్థులు ఇచ్చిన ప్రతిస్పందనలను చూడటానికి ప్రయత్నించడం ద్వారా ఇది నిర్మాణాత్మక అంచనాలో భాగంగా కూడా ఉపయోగించబడుతుంది పరీక్షా అంశం యొక్క విస్తృత వర్గీకరణ ఏమిటంటే విద్యార్థి యొక్క పనితీరు వాస్తవానికి వ్రాతపూర్వక సమర్పణ లేదా పనితీరు పరీక్ష అంశాల రూపంలో ఉన్న వ్రాతపూర్వక పరీక్ష అంశాలు ఉన్నాయి కాబట్టి పనితీరు పరీక్ష అంశం ప్రదర్శన వంటిది కావచ్చు ఇక్కడ పనితీరు ఉంది మరియు కొంతవరకు ఆత్మాశ్రయ పద్ధతిలో కొంతవరకు అంచనా వేయాలి మేము ప్రస్తుతం దానిని చూస్తాము ఇది వ్రాతపూర్వక ప్రతిస్పందన రకం అయిన మొదటి రకం మళ్ళీ మీకు విస్తృత ఎంపిక వస్తువులు ఉన్నాయి ప్రధానంగా వాటిని ఎంపిక రకం లేదా సరఫరా రకం అని పిలుస్తారు ఎంపికలో టైప్ చేసిన విద్యార్థికి కొన్ని స్పందనలు ఉంటాయి మరియు విద్యార్థి ప్రశ్నలలో ఇవ్వవలసిన ప్రతిస్పందనగా వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకుంటాడు ఒక సాధారణ ఉదాహరణ బహుళ ఎంపిక ప్రశ్న సరఫరా రకంలో విద్యార్థి తన అవగాహన లేదా వర్తించే విధానం లేదా ఇతర రకాల ఆధారాల యొక్క దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఆధారంగా సమాధానం ఇవ్వాలి ప్రాథమికంగా ఎంపిక రకం మళ్ళీ విస్తృత పరిధిని కలిగి ఉంటుంది ప్రధానంగా విలక్షణమైన ఆకృతి బహుళ ఎంపిక వంటిది కాని మనకు బహుళ ఎంపికలు కూడా ఉండవచ్చు ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానం లేదా నిజమైన లేదా తప్పుడు ప్రకటనలు లేదా సరిపోలే బ్లాక్లు ఉన్నాయి మ్యాచింగ్ బ్లాక్స్లో మళ్ళీ మనకు ఎంపిక ఉంది రెండు వైపులా ఒకే సంఖ్యలో అంశాలు లేదా విభిన్న సంఖ్యలో వస్తువులను కలిగి ఉండవచ్చు తిరిగి అమరిక ముఖ్యంగా ఒక క్రమం ఇవ్వబడుతుంది మరియు క్రమం సరైన దశలను కలిగి ఉంటుంది కానీ తప్పు క్రమంలో విద్యార్థి వాటిని సరైన పద్ధతిలో క్రమాన్ని మార్చాలని భావిస్తున్నారు క్రమాన్ని మార్చడానికి ప్రమాణాలు అంతర్లీన తర్కం లేదా అంతర్లీన తాత్కాలిక క్రమం కావచ్చు ఇది సాధ్యమయ్యే మార్గం మళ్ళీ ఇది కంటెంట్ కోర్సు యొక్క స్వభావం అసెస్మెంట్ పరికరం యొక్క స్వభావం మరియు సందర్భం మీద ఆధారపడి ఉంటుంది మరియు కొన్ని ఇతర రకాల అసెస్మెంట్ ఐటెమ్ల కంటే ఇది సరిపోతుంది ఇచ్చిన సందర్భానికి ఏది సరిపోతుందో అన్ని అంశాలు బోధకుడు నిర్ణయించుకోవాలి చెక్లిస్టులు ఉండవచ్చు రేటింగ్ ప్రమాణాలు ఉండవచ్చు అనేక రకాల ఖచ్చితంగా సాధ్యమే ఖాళీలను పూరించడంలో కూడా ఇచ్చిన పదాల జాబితా నుండి ఎంచుకున్న పదంతో ఖాళీలను పూరించండి ఎంపిక రకంగా మారుతుంది సరఫరా రకం అంశాలు బాగా తెలుసు పరీక్ష లేదా సెమిస్టర్ ముగింపు ప్రశ్నపత్రంలో మేము అడిగే మా విలక్షణమైన వివరణాత్మక జవాబు ప్రశ్నలు మేము పూర్తి రకాన్ని కూడా కలిగి ఉండవచ్చు విద్యార్థి సరఫరా చేసిన పదాలను ఎన్నుకున్న ఖాళీలను పూరించండి ఇవ్వబడిన ముందస్తు జాబితా లేకపోవడం లేదా అది స్కెచ్ లేబుల్ చిన్న సమాధానాలు నిర్మాణాత్మక ప్రతిస్పందనలు సంఖ్యా ప్రశ్నలు వివా వోస్ కూడా కావచ్చు వివా వోస్ ఒక పనితీరు లాంటిదని కొందరు భావిస్తున్నప్పటికీ వివా యొక్క పనితీరు కోణం కోసం ఆత్మాశ్రయ అనుభూతిని తొలగించడం చాలా కష్టం బాడీ లాంగ్వేజ్ ఉంది సమాధానం వ్యక్తీకరించే మార్గం ఉంది కమ్యూనికేషన్ అశాబ్దికంగా జరిగే మార్గం ఉంది ఈ కారకాలు తొలగించడం చాలా కష్టం కాబట్టి కొందరు వైవ్ వోస్ను పనితీరు రకంగా ఎక్కువగా పరిగణిస్తారు కాని దీనిని సరఫరా రకం అంశంగా కూడా పరిగణించవచ్చు పనితీరు రకం పరీక్ష అంశాలు సాధారణంగా ప్రదర్శనల వలె ఉంటాయి ఒక విద్యార్థి డయాస్పైకి వచ్చి ఒక సెమినార్ను ప్రదర్శిస్తాడు లేదా ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ప్రదర్శిస్తాడు ఇది సమూహ చర్చలు ప్రాజెక్టులు అనుకరణలు ప్రయోగాలు మరియు నిర్మించాల్సిన మరియు ప్రదర్శించాల్సిన నమూనాలు క్షేత్రస్థాయి అధ్యయనాలు చెప్పినట్లుగా వివా వోస్ను పనితీరు రకంగా పరీక్షించాల్సిన వస్తువులు వస్తువులు పరికరాలు మరియు ప్రదర్శించాల్సిన పరీక్ష ఫలితాల సారాంశంగా పరిగణించవచ్చు చాలా రకాలు సాధ్యమే పనితీరు రకం యొక్క ప్రాధమిక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ప్రతిస్పందన సరైనది లేదా సరైనది కాదు కాకుండా ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఇవి తప్పనిసరిగా ఆత్మాశ్రయమైనవిగా పరిగణించబడతాయి కాని మనం తప్పనిసరిగా ఆత్మాశ్రయ అంచనాకు నిర్దిష్ట నిష్పాక్షికతనకు తీసుకురావాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అంచనా యొక్క నాణ్యత ఇది ప్రామాణికత మరియు విశ్వసనీయతతో ఉంటుంది వాలిడిటీ అనేది అంచనా వేసే స్థాయి కొలవటానికి ఉద్దేశించినది సైద్ధాంతిక దృక్పథం నుండి వాలిడిటీ ని వివిధ మార్గాల్లో పరిగణించవచ్చు కానీ మా ప్రాధమిక దృష్టి ఏమిటంటే విద్యార్థుల నుండి ప్రతిస్పందనలను పొందటానికి అసెస్మెంట్ సాధనాలు ఉపయోగించబడుతున్నాయి ఇది మాకు డేటాను అందిస్తుంది దీని ఆధారంగా CO ఎంతవరకు సాధించబడుతుందో మేము నిర్ణయించగలము CO అనేది తప్పనిసరిగా ఒక నైపుణ్యం లేదా ఒక విద్యార్థి సంపాదించాల్సిన మరియు ప్రదర్శించాల్సిన సామర్థ్యాల సమితి విద్యార్థి ఈ సామర్థ్యాలను ఎంతవరకు సంపాదించాడు మరియు అతను ఈ సామర్థ్యాలను ప్రదర్శించగలడు అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అందువల్ల మేము అంచనాను ఉపయోగిస్తున్నాము అంచనా వాలిడ్ కాకపోతే విద్యార్థుల నుండి మనకు లభించే పనితీరు డేటా ఆ CO యొక్క స్థాయిని నిర్ణయించడంలో మాకు ఏమాత్రం సహాయపడదు ఒకవేళ CO కొన్ని సామర్థ్యాలను పేర్కొంటుంది కాని అంచనా నిజంగా ఉంటే ఆ సామర్థ్యాలను పరిష్కరించడం లేదు అప్పుడు అంచనా పరికరం నిజంగా చెల్లదు మేము పొందే డేటా నిర్ణయించడంలో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు విద్యార్థులు ఆ సామర్థ్యాలను ఏ స్థాయిలో పొందారో తెలుసుకోండి ప్రతి అసెస్మెంట్ పరికరం వాలిడిటీ కోసం తనిఖీ చేయడం చాలా అవసరం నాణ్యత కోసం అసెస్మెంట్ సాధనాలను పరిశీలించడానికి ఎన్బిఎ ఫ్రేమ్వర్క్ కళాశాలల్లో ఒక కమిటీ ఉండాలని భావిస్తున్నందున ఇది చాలా ముఖ్యం నాణ్యత యొక్క చాలా ముఖ్యమైన కారకాలలో ఒకటి వాలిడిటీ కమిటీ వాస్తవానికి వాలిడిటీ కోసం అసెస్మెంట్ పరికరాన్ని తనిఖీ చేయాల్సి ఉంది డేటాను పొందే విషయంలో చెల్లని పరికరం ఆచరణాత్మకంగా మాకు పనికిరానిది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ పేపర్లు కూడా కొంత మొత్తంలో నాణ్యతా హామీ కార్యకలాపాల ద్వారా వెళ్ళాలి అయినప్పటికీ ఇది టైర్ 2 ఇన్స్టిట్యూట్ అంటే విద్యాపరంగా స్వయంప్రతిపత్తి లేని ఇన్స్టిట్యూట్ ఇక్కడ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది విశ్వవిద్యాలయంలోనే ఎగ్జామినర్స్ బోర్డు ఉండాలి ఇది నిజంగా సెమిస్టర్ మరియు పరీక్షలను పరిశీలిస్తుంది పేపర్లు మరియు నాణ్యత కోసం తనిఖీ చేస్తుంది అందువల్ల ప్రామాణికత చాలా ముఖ్యమైన అంశం మరియు ముందస్తు ప్రణాళిక మరియు ఆ ప్రణాళికను సరిగ్గా అమలు చేయడంలో బోధకుడు గణనీయమైన శ్రద్ధ వహించకపోతే అంచనా OBE ఫ్రేమ్వర్క్ పరంగా పెద్దగా ఉపయోగపడదని నిరూపించవచ్చు అసెస్మెంట్ యొక్క రెండవ ముఖ్యమైన అంశం సాధారణంగా చాలా మంది అధ్యాపకులు దీనిని బాగా పరిగణించరు విశ్వసనీయత అసెస్మెంట్ స్కోర్లు స్థిరంగా ఉంటాయి ఒక బ్యాచ్ విద్యార్థులు ఒక కోర్సు ద్వారా వెళితే దాని అంచనా మేము కొన్ని performance డేటాను పొందుతాము మరియు మరొక బ్యాచ్ అదే కోర్సు ద్వారా వెళితే అంచనా మాకు మరొక performance డేటా వస్తుంది మరియు పనితీరు డేటా సారూప్యంగా ఉంటే రెండు బ్యాచ్లలో కూడా అభ్యాస స్థాయి సమానంగా ఉంటుందని మేము ఆశించవచ్చా దాన్ని చూడటానికి మరో మార్గం ఉంది ఒక బ్యాచ్లో మేము సాధించిన స్థాయిలు లక్ష్యాల కంటే తక్కువగా ఉన్నాయని చూశాము అంటే సాధించే స్థాయిని మెరుగుపరచడానికి మేము తదుపరిసారి కొన్ని కార్యాచరణ ప్రణాళికలను చేర్చుకున్నాము మేము పనితీరు డేటాను పొందుతాము ఇది సాధించే స్థాయిలో మెరుగుదల చూపిస్తుంది వాస్తవానికి అభ్యాసం మెరుగుపడిందని లేదా మెరుగైన పనితీరు డేటా పేద అంచనా కారణంగా ఉందని మేము చెప్పగలమా వేర్వేరు బ్యాచ్ల నుండి పొందిన స్కోర్లు వేర్వేరు సమయాల్లో నిర్దిష్ట అనుగుణ్యతను కలిగి ఉంటాయి అనే అర్థంలో మా అంచనా ఎంతవరకు నమ్మదగినది అవి తప్పనిసరిగా అభ్యాసాన్ని ప్రతిబింబించే డేటాను సూచిస్తాయి అంటే విద్యార్థుల పనితీరును సేకరించే విషయంలో అంచనా వేసే సాధనాలు వాటి స్వభావంలో ఎక్కువ లేదా తక్కువ సారూప్యతను కలిగి ఉంటాయి విశ్వసనీయత కూడా ముఖ్యం కానీ కొన్ని ప్రక్రియ దశలను అనుసరించడం ద్వారా విశ్వసనీయతకు భరోసా ఇవ్వవచ్చు అంచనా యొక్క నాణ్యత తప్పనిసరిగా విద్యార్థుల నాణ్యమైన అభ్యాసాన్ని నిర్ధారించే విషయంలో పనితీరు డేటా మాకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది సంక్షిప్త అంచనా మరియు విశ్వసనీయతతో ఉంటుంది ప్రామాణికత అంటే అంచనా సాధనాల యొక్క ప్రతిపాదిత ఉపయోగం కోసం మూల్యాంకన స్కోర్ల యొక్క వివరణకు సాక్ష్యం మరియు సిద్ధాంతం మద్దతు ఇస్తుంది ముఖ్య పదం ప్రతిపాదిత ఉపయోగం CO సాధించే స్థాయిలను నిర్ణయించడానికి మేము ఈ డేటాను ఉపయోగిస్తుంటే CO సాధించే స్థాయిని నిర్ణయించడానికి నిజంగా ఈ డేటా వాలిడిటీ ఉండాలి ఇది సంక్షిప్త అంచనా లేదా నిర్దిష్ట అంచనా పరికరం యొక్కవాలిడిటీ విశ్వసనీయత అనేది వేర్వేరు బ్యాచ్లపై సారూప్య అసెస్మెంట్ సాధనాల నిర్వహణలో స్కోర్ల స్థిరత్వం వాలిడిటీ మరియు విశ్వసనీయత రెండూ మాకు చాలా ముఖ్యమైనవి మరియు కొన్ని ప్రక్రియ దశలను అనుసరించడం ద్వారా ఈ రెండింటినీ సాధించవచ్చు పాల్గొన్న ప్రక్రియ దశలు మొదట బాగా నిర్వచించబడిన కోర్సు ఫలితాలు అవసరమైన విధంగా సామర్థ్యాలకు విస్తరించవచ్చు మరియు ఈ కోర్సు ఫలితాలు సిలబస్తో పాటు విద్యార్థులకు ముందు తెలియజేయబడతాయి సరైన అభిజ్ఞా స్థాయిలలో అసెస్మెంట్ CO ని సరిగ్గా కవర్ చేస్తుందని నిర్ధారించడానికి అవసరమైన బాగా నిర్వచించబడిన అసెస్మెంట్ నమూనా అసెస్మెంట్ సరళి ప్రకారం ఐటెమ్ బ్యాంక్ అది చేస్తుంది వాలిడ్ అయ్యే మరియు నమ్మదగిన ఒక అంచనా పరికరాన్ని సృష్టించడం చాలా సులభం ఎంచుకున్న కష్టం స్థాయికి నిర్వచించిన అంచనా పరికర నమూనా క్లిష్టత స్థాయి సంక్లిష్టత స్థాయికి భిన్నంగా ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకునే స్థాయిలో ఒక అంచనా వస్తువును మరియు మరొకటి వర్తించే స్థాయిలో ఉంటే వర్తించు అధిక సంక్లిష్టత స్థాయిలో ఉంది కానీ అది ఎక్కువ కష్టం స్థాయిలో ఉందని చెప్పలేము ఇచ్చిన సంక్లిష్టత స్థాయిలో మేము వేర్వేరు కష్ట స్థాయిల అంచనా అంశాలను కలిగి ఉండవచ్చు వర్తించే అదే స్థాయిలో మనం చాలా కష్టంగా తక్కువ కష్టంగా మధ్యస్తంగా కష్టంగా ఉండే వస్తువును కలిగి ఉండవచ్చు ఇలాంటి విభిన్న కష్టం స్థాయిలు సాధ్యమే అతను లేదా ఆమె అసెస్మెంట్ పరికరంలో ఉపయోగించాలని యోచిస్తున్న అసెస్మెంట్ ఐటమ్ల కష్టం స్థాయిలను బోధకుడు నిర్ణయించుకోవాలి ఈ ప్రక్రియ దశలను నిర్ధారించడం ద్వారా మేము సమ్మటివ్ అసెస్మెంట్ యొక్క ప్రామాణికతను మరియు విశ్వసనీయతను నిర్ధారించగలము మూల్యాంకనంలో క్రమబద్ధమైన మరియు యాదృచ్ఛిక లోపాలను నివారించడం ద్వారా విశ్వసనీయత కూడా నిర్ధారిస్తుంది మూల్యాంకనం సాధ్యమైనంతవరకు ఆటోమేట్ చేయబడినప్పుడు లేదా బాగా స్థిరపడిన పరిష్కార విధానాలకు వ్యతిరేకంగా అధ్యాపకులు అంచనా వేసినప్పుడు ఇది మళ్ళీ సులభతరం అవుతుంది నాణ్యత అంచనాను నిర్ధారించడంలో వాలిడిటీ మరియు విశ్వసనీయత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరియు దీనికి ముందస్తు ప్రణాళిక యొక్క సరసమైన మొత్తం అవసరం ఏ విధమైన ప్రణాళిక అవసరమో మేము పరిశీలిస్తాము కాని సంక్షిప్త అంచనా యొక్క నాణ్యతను నిర్ధారించడానికి ఇది అవసరం విశ్వసనీయత నిజంగా సంబంధిత సమస్య అవునా కాదా అని కొన్నిసార్లు ప్రజలు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒకే కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు అదే కోర్సును రెండవసారి బోధించకపోవచ్చు తక్కువ సంఖ్యలో ఉన్నత స్థాయి ఇన్స్టిట్యూట్స్ మినహా చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో అధ్యాపకుల గణనీయమైన ధృవీకరణ ఉంది బాహ్య కాగితం సెట్టర్ వాలిడిటీ యొక్క అన్ని ప్రమాణాలను పాటించకపోవచ్చు అనుబంధ విశ్వవిద్యాలయ వ్యవస్థలో సంబంధిత వ్యక్తులందరూ కొత్త ఉపాధ్యాయులు బాహ్య కాగితపు సెట్టర్లు ఈ దశలన్నింటినీ అనుసరిస్తే అది జరిగితే వాలిడిటీ సమస్య మరియు విశ్వసనీయత యొక్క అవసరాలు స్వయంచాలకంగా తీర్చబడతాయి దీని అర్థం మనం ఒక ప్రక్రియను ఏర్పాటు చేయగలిగితే అది సరిగ్గా అమలు చేయబడి సంబంధిత వ్యక్తులందరినీ కలిగి ఉంటే కొత్త ఉపాధ్యాయులు అధ్యాపకులు బాహ్య కాగిత కేంద్రాలు ఇవన్నీ ప్రక్రియ దశలను సరిగ్గా అనుసరిస్తాయి అప్పుడు మనకు విశ్వసనీయత వాలిడిటీ కూడా లభిస్తుంది అందువల్ల ప్రక్రియను సరిగ్గా అమలు చేయడం ముఖ్యం ఇది అధ్యాపకుల స్వేచ్ఛపై బాహ్య నియమాలను విధించినట్లు కనిపిస్తోంది కాని ఇది నిజంగా అలా కాదు ఇది తప్పనిసరిగా అధ్యాపకులకు అంతా స్వేచ్ఛ ఉంది కాని ప్రక్రియ దశలు అధ్యాపకులు ఏమి చేస్తారో నాణ్యతా అంచనాకు కారణమవుతాయి ఇది ఒక రకమైన స్ట్రెయిట్జాకెట్గా లేదా అధ్యాపకుల స్వేచ్ఛపై ఒక రకమైన పరిమితిగా చూడకూడదు అయితే ఇది సంక్షిప్త అంచనా యొక్క నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అని చొరవగా చూడాలి ఆ కోణం నుండి చూస్తే అధ్యాపకులు ఆ ప్రక్రియ దశను అవలంబించడంలో ఎటువంటి సమస్య ఉండకూడదు ఇన్స్టిట్యూట్ లేదా విశ్వవిద్యాలయం యొక్క నియమాలు మరియు నిబంధనల ప్రకారం ప్రక్రియను చక్కగా ట్యూన్ చేయడం సాధ్యమే కాని మనకు ఒక ప్రక్రియ ఉండాలి అప్పుడు మూల్యాంకనం స్కోరింగ్ సాధారణంగా 1 2 5 10 లేదా అంతకంటే ఎక్కువ మార్కుల సరసమైన వైవిధ్యం ఉంది కానీ అనేక సెమిస్టర్ ముగింపు ప్రశ్నపత్రాలకు వివిధ రకాల ప్రమాణాలు ఉన్నాయి 12 మార్కులు 8 మార్కులు కూడా ఇవన్నీ సాధ్యమే కానీ ఇన్స్టిట్యూట్ లేదా విశ్వవిద్యాలయం అంతటా ఒక రకమైన ప్రామాణికతను కలిగి ఉండటం మంచి ఐటమ్ బ్యాంక్ను సృష్టించే విషయంలో కొంత స్వేచ్ఛను కలిగి ఉందని మనం మళ్ళీ చూస్తాము కానీ మళ్ళీ ఇది విధానపరమైన విషయం కానీ దానిని జాగ్రత్తగా చూసుకోగలిగితే తక్కువ ప్రయత్నంతో సాపేక్షంగా నాణ్యతా అంచనాను సృష్టించవచ్చు పనితీరు ఆధారిత అంశాలను అంచనా వేయడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మాకు రుబ్రిక్స్ అవసరం రుబ్రిక్ అంటే ఏమిటి ప్రదర్శన యొక్క విద్యార్థి యొక్క ఆత్మాశ్రయ అంచనా కోసం ఇది స్కోరింగ్ సాధనం ప్రదర్శన యొక్క నాణ్యతను వాస్తవ కంటెంట్ ద్వారా మాత్రమే కొలుస్తారు కానీ ప్రదర్శనను మంచిదిగా చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి ప్రదర్శనను మంచిగా చేసే అన్ని లక్షణాలు ఏమిటి ఆపై మేము వాటిని ఎలా కొలుస్తాము వాటిని ఎలా అంచనా వేస్తాము అవన్నీ రుబ్రిక్స్ యొక్క విస్తృత యాంటెన్నా కిందకు వస్తాయి తప్పనిసరిగా ఇది ఆత్మాశ్రయమైనది రుబ్రిక్స్ ఆత్మాశ్రయతతో కూడా పూర్తిగా తొలగించబడదు కానీ ఇది ఒక ఆబ్జెక్టివ్ ఫ్రేమ్వర్క్ను ఇస్తుంది మరియు ఇది పారదర్శకంగా చేస్తుంది మరియు ఇది ఒక రకమైన నిర్మాణాన్ని కూడా సృష్టిస్తుంది ఇది విద్యార్థికి కూడా సహాయపడుతుంది రుబ్రిక్స్ విద్యార్థికి తెలియజేసినప్పుడు అతను లేదా ఆమె అంచనా వేయబడిన లక్షణాలు ఏమిటో విద్యార్థికి తెలుసు అంచనా వేసే విధానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరియు తదనుగుణంగా సిద్ధం చేయడానికి విద్యార్థికి ఇది సహాయపడుతుంది పనితీరు పరీక్షా అంశాలపై విద్యార్థి ప్రతిస్పందనను అంచనా వేయడానికి ఉపయోగించే నైపుణ్యాలతో అనుసంధానించబడిన ప్రమాణాలు మరియు ప్రమాణాల సమితి రుబ్రిక్స్ సాధారణంగా సెమినార్ ప్రదర్శన లేదా ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శన వంటివి పేర్కొన్న ప్రమాణాల ప్రకారం ప్రామాణిక మూల్యాంకనం కోసం రుబ్రిక్స్ అనుమతిస్తాయి గ్రేడింగ్ సరళంగా మరియు మరింత పారదర్శకంగా చేస్తుంది మరియు వీటిని విద్యార్థుల ముందు కమ్యూనికేట్ చేసినప్పుడు అంటే విద్యార్థులకు రుబ్రిక్స్ కమ్యూనికేట్ చేయబడినప్పుడు విద్యార్థులకు వారు ఏ ప్రాతిపదికన మూల్యాంకనం చేయబడుతున్నారో తెలుసుకుంటారు మరియు వారు తదనుగుణంగా సిద్ధం చేయవచ్చు మొత్తం వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది ముఖ్యంగా ఆత్మాశ్రయ మూల్యాంకనం ఏమిటంటే ఇప్పుడు మరింత పారదర్శకంగా మారింది సందేహం ఇప్పటికీ ఆత్మాశ్రయమైనది కానీ మరింత పారదర్శక ఫ్రేమ్వర్క్ ఆధారిత మూల్యాంకనం ఇది రుబ్రిక్స్ యొక్క ప్రయోజనం మరియు అక్కడ ప్రస్తావించబడిన ఒక వెబ్సైట్ ఉంది rubistar 4teachers org ఇందులో రకరకాల రబ్రిక్లు రకరకాల వస్తువుల కోసం వివిధ రకాల కోర్సుల కోసం వాటిని మార్గదర్శకాలుగా ఉపయోగించవచ్చు కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం యొక్క అభ్యాస బోధనా కేంద్రం వంటి అనేక విశ్వవిద్యాలయాల యొక్క అనేక ఇతర విద్యా కేంద్రాలు ఈ రుబ్రిక్లను ఎలా నిర్మించవచ్చనే దానిపై కొన్ని రకాల మార్గదర్శకాలను అందిస్తాయి అనేక ఇతర విశ్వవిద్యాలయాలు రబ్రిక్లను నిర్మించగల మార్గదర్శకాలను అందిస్తాయి కానీ రుబ్రిక్స్ యొక్క అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అవి మొదట నిర్మించబడ్డాయి అంటే రుబ్రిక్స్ ఉనికిలో ఉన్నాయి మరియు రెండవది రుబ్రిక్స్ విద్యార్థులతో ముందే పంచుకోబడతాయి రుబ్రిక్స్ సమర్థవంతంగా చేయడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం ఉదాహరణగా మనం ప్రదర్శనను ఎలా అంచనా వేస్తామో చూడవచ్చు దాని కోసం రుబ్రిక్స్ ప్రధానంగా అత్యున్నత స్థాయిలో 3 వర్గాలను కలిగి ఉండవచ్చు సాధారణంగా కోర్సు ఆధారంగా ఉండే కంటెంట్ కానీ మదింపు జరిగే ఇతర పారామితులు ఉన్నాయి అవి స్వర నైపుణ్యాలు మరియు అశాబ్దిక నైపుణ్యాలు కావచ్చు అశాబ్దిక నైపుణ్యాలలో మనకు కంటి పరిచయం ముఖ కవళికలు భంగిమ మీరు జాబితా చేయదలిచిన అనేక ఇతర లక్షణాలు ఉండవచ్చు స్వర నైపుణ్యాలలో మీరు ఉత్సాహం మరియు స్వర విరామాలను కలిగి ఉండవచ్చు ప్రదర్శన సమయంలో మేము చేసే విరామాలు అవి ఎంత తరచుగా ఉంటాయి అవి ప్రవాహం యొక్క పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయా అవి కమ్యూనికేషన్ సౌలభ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయా ప్రజలు ఉపయోగించే పూరక పదాలు లేదా వాక్యనిర్మాణ పరంగా పరిపూర్ణత మరియు విద్యార్థి ఉపయోగించే వాక్యాల అర్థాలు వంటి పారామితులను కలిగి ఉండవచ్చు ఈ లక్షణాలను అధ్యాపకులు ముందు జాబితా చేసి విద్యార్థులకు తెలియజేయాలి వాస్తవమైన కంటెంట్ ప్రకటించిన విషయాలు కాలపరిమితి కొంత సమయం ఇవ్వబడింది విద్యార్థి ఎంత కాలపరిమితిని నిర్వహిస్తున్నారు ఎలాంటి దృశ్య సహాయాలను ఉపయోగిస్తున్నారు కంటెంట్ సమ్మతి జరుగుతుందో లేదో మరియు కంటెంట్ యొక్క వృత్తి నైపుణ్యం మరియు ప్రదర్శన ఇలాంటి అనేక గుణాలు ఉండవచ్చు మరియు అవి క్రమానుగతంగా నిర్వహించబడతాయి అది మనకు అశాబ్దిక నైపుణ్యాలు కలిగి ఉన్న సోపానక్రమంలో అగ్రస్థానంలో ఉంటుంది ఇది కంటి సంబంధాలు ముఖ కవళికలు భంగిమలు సంజ్ఞలు మొదలైనవి వంటి తక్కువ స్థాయికి విభజించబడింది జాబితా చేయబడిన ప్రతి లక్షణాలకు కొన్ని స్థాయిల పనితీరు నిర్ణయించబడాలి పనితీరు స్థాయిలు సుమారు 3 నుండి 5 వరకు ఉంటాయి ఎందుకంటే పనితీరు స్థాయిలు ఎక్కువ అంచనా వేయడం మరియు గజిబిజిగా ఉంటాయి పనితీరు స్థాయిలు తక్కువగా ఉంటాయి మూల్యాంకనం చాలా ముతకగా ఉంటుంది ప్రతి స్థాయికి విద్యార్థి పనితీరు ఏ స్థాయిలో ఉంటుందని అంచనా వేయాలి ఉదాహరణకు కంటి పరిచయం నిర్దిష్ట లక్షణానికి కేటాయించిన గరిష్ట మార్కులు 3 విద్యార్థికి మొత్తం 3 మార్కులు ఏ పరిస్థితులలో లభిస్తాయో పనితీరు ప్రమాణాలను వివరించండి ఈ ప్రమాణం సంభాషించబడినప్పుడు ఈ పనితీరు తన పనితీరులో పరిగణనలోకి తీసుకోబడిందని నిర్ధారించడానికి విద్యార్థి తనకు లేదా ఆమెకు శిక్షణ ఇవ్వవచ్చు పనితీరు సంబంధిత ఆధారిత పరీక్షా అంశాల పరంగా ఈ రకమైన రుబ్రిక్స్ తయారీ మరియు వాటిని విద్యార్థులతో ముందస్తుగా పంచుకోవడం విద్యార్థులకు బాగా సహాయపడుతుంది ఇది మన దగ్గర ఉండాలి చాలా ముఖ్యమైన సాధనం కఠినత అసెస్మెంట్ ఐటెమ్లలో మరొక చాలా ముఖ్యమైన అంశం తరచుగా కొంతమంది అధ్యాపకులు దీనిని ఒక రకమైన వివరణగా ఇస్తారు వారు సృష్టించిన అసెస్మెంట్ అంశాలు ఎందుకు తక్కువ సంక్లిష్టత స్థాయిలో ఉన్నాయి CO వర్తించే స్థాయిలో ఉంటే వారు అర్థం చేసుకునే స్థాయిలో ఒక ప్రశ్న అడగవచ్చు మరియు మా విద్యార్థులు బలహీనమైన విద్యార్థులు అని చెప్పవచ్చు వారు దరఖాస్తు స్థాయిలో సమాధానం ఇవ్వలేరు ఇబ్బంది స్థాయి మరియు సంక్లిష్ట స్థాయి మధ్య గందరగోళం ఫలితంగా ఇది సంభవిస్తుంది ఈ రెండు రెండు విభిన్న విషయాలు సంక్లిష్టత అభిజ్ఞా స్థాయిని సూచిస్తుంది కాని కష్టం స్థాయి విద్యార్థి తీసుకున్న ప్రయత్నం సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న సమయం అభిజ్ఞా భారం తీసుకోవలసిన వాస్తవాల సంఖ్యను సూచిస్తుంది ఖాతా పరిగణనలోకి తీసుకోవలసిన భావనల సంఖ్య కానీ అదే అభిజ్ఞా స్థాయిలో అంటే వర్తించే అభిజ్ఞా స్థాయిలో నేను ఇప్పుడు వేర్వేరు కష్ట స్థాయిల అంచనా అంశాలను కలిగి ఉంటాను మేము వాటిని ఎన్ని స్థాయిలుగా వర్గీకరించగలము కాని సాధారణంగా ప్రజలు వాటిని 3 స్థాయిలుగా వర్గీకరిస్తారు చాలా తక్కువ కష్టం స్థాయి మితమైన కష్టం స్థాయి అధిక కష్టం స్థాయి ఇచ్చిన అభిజ్ఞా స్థాయిలో వేర్వేరు ఇబ్బందుల స్థాయిలలో అంచనా అంశాలను నిర్మించడం సాధ్యపడుతుంది విద్యార్థులకు న్యాయం చేయటానికి వారు బాగా నేర్చుకోవడంలో సహాయపడటానికి మనం అభిజ్ఞా స్థాయికి ఎంచుకోవడం మంచిది సంక్లిష్టతపై మేము రాజీ పడము అభిజ్ఞా స్థాయికి అంటుకుంటాము కానీ ఆ అభిజ్ఞా స్థాయిలో మన విద్యార్థుల నుండి మనకు ఇది అవసరమని భావిస్తే తక్కువ కష్టతరమైన అంచనా అంశాలను కంపోజ్ చేయవచ్చు కానీ అభిజ్ఞా స్థాయిలో రాజీ పడటం విద్యార్థులకు అపచారం అవుతుంది కఠినత స్థాయి కంటెంట్ పని మరియు నిర్మాణం ద్వారా వర్గీకరించబడుతుంది ఉదాహరణ ఒకే అభిజ్ఞా స్థాయిలో మూడు వేర్వేరు కష్టం స్థాయిల ప్రశ్నలు ఎదురవుతాయి మొదటిది తక్కువ కష్టం రెండవది మితమైన కష్టం మరియు మూడవది ఎక్కువ కష్టం స్థాయి ఇవన్నీ కాల వ్యవధిని మాత్రమే నిర్ణయించటంలో ఆందోళన కలిగిస్తాయి ఇది ప్రాథమికంగా వర్తించే అభిజ్ఞా స్థాయిలో ఉంటుంది 1 మీటర్ పొడవు యొక్క సాధారణ లోలకం యొక్క కాల వ్యవధి చాలా సాధారణం కానీ అతి తక్కువ కష్టం స్థాయిలో మీరు భూమి యొక్క ఉపరితలంపై ఈ కాల వ్యవధి గణన కోసం అడిగారు రెండవదానిలో అదే సమాచారాన్ని లెక్కించాలి ఇప్పుడు లోలకం ఒక లిఫ్ట్లో ఉంచబడుతుంది ఇది సెకను చదరపుకి 2 మీటర్ల వేగంతో పైకి కదులుతుంది అదే అభిజ్ఞా స్థాయిని నిలుపుకుంటూ ఇది ఎక్కువ కష్టం స్థాయిలో ఉంటుంది మూడవది కూడా ఒకటే 1 మీటర్ పొడవు యొక్క సాధారణ లోలకం యొక్క కాల వ్యవధిని నిర్ణయిస్తుంది కాని ఇప్పుడు సందర్భం బాబ్ యొక్క పదవ వంతు సాంద్రత లేని జిగట మాధ్యమంలో ముంచిన బాబ్ మరియు కదిలే లిఫ్ట్లో ఉంచబడుతుంది సెకను చదరపుకి 2 మీటర్ల వేగంతో పైకి ఇది రెండవదానికంటే ఎక్కువ కష్టం స్థాయి కానీ అవన్నీ ఒకే అభిజ్ఞా స్థాయిలో ఉన్నాయి మేము అభిజ్ఞా స్థాయిని త్యాగం చేయకపోవడం చాలా ముఖ్యం కాని ఇబ్బంది స్థాయిల పరంగా మనం ప్రశ్నను తగ్గించవచ్చు సంక్లిష్టత అధిక అభిజ్ఞా స్థాయిలను సూచిస్తుంది కష్టం అధిక అభిజ్ఞా స్థాయిలతో సంబంధం కలిగి ఉండకూడదు అధిక అభిజ్ఞా స్థాయిలలో తక్కువ స్థాయి ఇబ్బంది పరీక్షా అంశాలను కలిగి ఉండవచ్చు సంబంధిత అభిజ్ఞా స్థాయిల నుండి పరీక్షా అంశాలు కష్టం పేరిట చేర్చబడకపోతే అది అపచారం అవుతుంది అదే అభిజ్ఞా స్థాయిలో మేము అంచనా అంశం యొక్క కష్టాన్ని తగ్గించవచ్చు ఇంజనీరింగ్ కోర్సు సందర్భంలో డిజైన్ దశ యొక్క ఉప ప్రక్రియలు ప్రతిపాదిత ఉప ప్రక్రియలు మరియు వాటి క్రమం మొదట అంచనా మరియు మూల్యాంకనం కోసం సాంకేతికతను ఎంచుకోవడం CO సాధన కోసం లక్ష్యాలను నిర్ణయించడం అసెస్మెంట్ సరళి మరియు అసెస్మెంట్ సాధనాల రూపకల్పన అంచనా నాణ్యతను నిర్ధారించడానికి ఇది ముందస్తుగా చేయాలి ఇది అభ్యాస నాణ్యతను నిర్ధారిస్తుంది ఐటెమ్ బ్యాంక్ను సృష్టించడం వ్యాయామం అసెస్మెంట్ యొక్క జాబితా అంశాలు ఈ యూనిట్లో పరిష్కరించబడలేదు కానీ ఇప్పటికీ మీ కోర్సుకు సంబంధించినవిగా పరిగణించబడతాయి మీ కోర్సు రూపకల్పనకు సంబంధించి ADDIE యొక్క రూపకల్పన దశలో చేర్చాల్సిన అవసరం ఉందని మీరు భావించే ఏదైనా విభిన్న ఉప ప్రక్రియలను వివరించండి ఈ వ్యాయామం యొక్క ఫలితాలను story iistagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో మేము డిజైన్ దశ ఉప ప్రక్రియలను చర్చిస్తాము ఆ యూనిట్ యొక్క ఫలితం అంచనా కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నుకోవడం మరియు CO సాధనల కోసం లక్ష్యాలను నిర్ణయించడం యొక్క ఉప ప్రక్రియలను అర్థం చేసుకోండి CO సాధన కోసం లక్ష్యాన్ని ఎన్నుకోవడం నాణ్యత మెరుగుదల యొక్క NBA ప్రక్రియలో మళ్ళీ కీలకమైన అంశం మేము CO సాధన కోసం లక్ష్యాన్ని ముందు ఉంచాము మేము కోర్సును అందిస్తాము ఆ స్థాయిలను సాధించడానికి సూచనల డెలివరీని రూపొందించండి మేము అసెస్మెంట్ స్థాయిలను అంచనా ద్వారా కొలుస్తాము వాస్తవ సాధన స్థాయి లక్ష్యం ప్రకారం ఉంటే అప్పుడు మేము సాధించే స్థాయి లక్ష్యాలను పెంచడం గురించి ఆలోచించవచ్చు కాని మీరు అనుకున్న లక్ష్య స్థాయిలను చేరుకోవడంలో విఫలమైతే మేము దానికి కారణాలను పరిశీలించి పరిష్కార చర్యలను రూపొందించడానికి ప్రయత్నించాలి మెరుగుదల ప్రణాళికలు తద్వారా తదుపరి బ్యాచ్ ఉద్దేశించిన లక్ష్య స్థాయిలను సాధిస్తుంది అది నాణ్యత లూప్ను పూర్తి చేస్తుంది విద్యార్థుల అభ్యాస నాణ్యతను మెరుగుపరిచే సారాంశం ఇది దీన్ని చేయడానికి ఈ నాణ్యత లూప్ను మూసివేయడానికి మాకు నిజంగా ఉపయోగపడే డేటాను అసెస్మెంట్ మాకు ఇవ్వడం చాలా అవసరం అంటే తప్పనిసరిగా అంచనా చెల్లుబాటు అయ్యేది మరియు నమ్మదగినది దీనికి కొన్ని ప్రక్రియలను అనుసరించాల్సిన అవసరం ఉంది అదే మేము డిజైన్ దశలో చర్చిస్తున్నాము మరియు తరువాతి యూనిట్లో దీనితో కొనసాగుతాము చాలా ధన్యవాదాలు మరియు మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము